పేటెంటబిలిటీ సెర్చ్ చేయడానికి కారణాలు ఏమిటి పేటెంటబిలిటీ సెర్చ్ చేయడానికి కారణాలు ఏమిటి పేటెంట్ దాఖలు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి పేటెంట్ సామర్థ్య శోధన చేపట్టబడినందున మీరు పేటెంట్ సామర్థ్య శోధన చేయమని అడగటానికి కనీసం 5 కారణాలు ఉండవచ్చు పేటెంట్ దాఖలు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి పేటెంట్ సామర్థ్య శోధన చేపట్టబడినందున మీరు పేటెంట్ సామర్థ్య శోధన చేయమని అడగటానికి కనీసం 5 కారణాలు ఉండవచ్చు మొదటిది ఖర్చు మొదటిది ఖర్చు పేటెంట్ సామర్థ్యాన్ని శోధించే ఖర్చు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసే ఖర్చు కంటే చాలా తక్కువ పేటెంట్ సామర్థ్యాన్ని శోధించే ఖర్చు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసే ఖర్చు కంటే చాలా తక్కువ పేటెంట్ సామర్థ్య శోధన మీకు గ్రాంట్ పొందే అవకాశాలను సూచిస్తుంది పేటెంట్ సామర్థ్య శోధన మీకు గ్రాంట్ పొందే అవకాశాలను సూచిస్తుంది కాబట్టి ఇది ఒక రిస్క్ ను తగ్గించే ప్రయత్నం కాబట్టి ఇది ఒక రిస్క్ ను తగ్గించే ప్రయత్నం పేటెంట్ సామర్థ్యాన్ని శోధించడం ద్వారా పేటెంట్ మంజూరు అయ్యే అవకాశాలు మీకు తెలుస్తాయి పేటెంట్ సామర్థ్యాన్ని శోధించడం ద్వారా పేటెంట్ మంజూరు అయ్యే అవకాశాలు మీకు తెలుస్తాయి కాబట్టి మీరు అధిక రద్దీ ఉన్న మరియు ఇతర పేటెంట్లు ఉన్న సాంకేతిక రంగంలో పనిచేస్తుంటే లేదా మీ ఆవిష్కరణ పేటెంట్ చట్టంలోని కొన్ని అభ్యంతరాలు లేదా మినహాయింపుల కారణంగా పేటెంట్ మంజూరు చేయలేని ఒక ఆవిష్కరణ అయితే పేటెంట్ సామర్థ్యాన్ని శోధించినట్లయితే మీరు పేటెంట్ దాఖలు చేయకుండా చాలా ఎక్కువ ఆదా చేస్తారు కాబట్టి మీరు అధిక రద్దీ ఉన్న మరియు ఇతర పేటెంట్లు ఉన్న సాంకేతిక రంగంలో పనిచేస్తుంటే లేదా మీ ఆవిష్కరణ పేటెంట్ చట్టంలోని కొన్ని అభ్యంతరాలు లేదా మినహాయింపుల కారణంగా పేటెంట్ మంజూరు చేయలేని ఒక ఆవిష్కరణ అయితే పేటెంట్ సామర్థ్యాన్ని శోధించినట్లయితే మీరు పేటెంట్ దాఖలు చేయకుండా చాలా ఎక్కువ ఆదా చేస్తారు ఆపై మీ ఆవిష్కరణకు పేటెంట్ పొందలేరని కార్యాలయ అభ్యంతరాల ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ విషయం మీకు అర్ధం అవుతుంది ఆపై మీ ఆవిష్కరణకు పేటెంట్ పొందలేరని కార్యాలయ అభ్యంతరాల ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ విషయం మీకు అర్ధం అవుతుంది కాబట్టి ఖర్చు అనేది ఒక కారణం కాబట్టి ఖర్చు అనేది ఒక కారణం కాబట్టి మీరు పేటెంట్ సామర్థ్య శోధనను ఆర్డర్ చేయడానికి మొదటి కారణం ఖర్చులను ఆదా చేయడం కాబట్టి మీరు పేటెంట్ సామర్థ్య శోధనను ఆర్డర్ చేయడానికి మొదటి కారణం ఖర్చులను ఆదా చేయడం ఇంకో కారణం ఏమిటంటే పేటెంట్ సామర్థ్య శోధన ఒక నివేదికను రూపొందిస్తుంది ఇంకో కారణం ఏమిటంటే పేటెంట్ సామర్థ్య శోధన ఒక నివేదికను రూపొందిస్తుంది ఇది అప్లికేషన్ను సరైన పద్ధతిలో సిద్ధం చేయడానికి మీకు సహాయపడుతుంది ఇది అప్లికేషన్ను సరైన పద్ధతిలో సిద్ధం చేయడానికి మీకు సహాయపడుతుంది దీనితో ముసాయిదా మెరుగుపరచవచ్చు ఎందుకంటే పేటెంట్ సామర్థ్య శోధనను చేసిన తర్వాత ఆవిష్కరణ యొక్క లక్షణాలు ఏమిటో మీకు తెలుస్తుంది దీనితో ముసాయిదా మెరుగుపరచవచ్చు ఎందుకంటే పేటెంట్ సామర్థ్య శోధనను చేసిన తర్వాత ఆవిష్కరణ యొక్క లక్షణాలు ఏమిటో మీకు తెలుస్తుంది మనం ఆవిష్కరణ లక్షణాలు మునుపటి పాఠాలలో చూసాం మనం ఆవిష్కరణ లక్షణాలు మునుపటి పాఠాలలో చూసాం ఒకదానిలో పేటెంట్ పొందగల ఆవిష్కరణ లక్షణాలు ఏమిటి అన్నది మనం చూసాం ఒకదానిలో పేటెంట్ పొందగల ఆవిష్కరణ లక్షణాలు ఏమిటి అన్నది మనం చూసాం ఎందుకంటే ప్రయర్ ఆర్ట్ సెర్చ్ రిపోర్ట్ ఇలాంటి స్వభావం యొక్క మునుపటి ఆవిష్కరణలను మీకు తెలియజేస్తుంది ఎందుకంటే ప్రయర్ ఆర్ట్ సెర్చ్ రిపోర్ట్ ఇలాంటి స్వభావం యొక్క మునుపటి ఆవిష్కరణలను మీకు తెలియజేస్తుంది పేటెంట్ పొందగల ఆ ఆవిష్కరణల లక్షణాలు ఏమిటి అన్న విషయం ఇది తెలియపరుస్తుంది పేటెంట్ పొందగల ఆ ఆవిష్కరణల లక్షణాలు ఏమిటి అన్న విషయం ఇది తెలియపరుస్తుంది ఇప్పుడు పేటెంట్ చేయలేని లేదా అల్పమైన లక్షణాల నుండి పేటెంట్ చేయదగిన లక్షణాలను గుర్తించడానికి ఈ నివేదిక మీకు సహాయం చేస్తుంది ఇప్పుడు పేటెంట్ చేయలేని లేదా అల్పమైన లక్షణాల నుండి పేటెంట్ చేయదగిన లక్షణాలను గుర్తించడానికి ఈ నివేదిక మీకు సహాయం చేస్తుంది ఇప్పుడు ఇది ముసాయిదాలో ముఖ్యమైనది ఇప్పుడు ఇది ముసాయిదాలో ముఖ్యమైనది కాబట్టి పేటెంట్ న్యాయవాదికి ఈ రంగంపై సరైన అవగాహన లేని సందర్భాల్లో క్లెయిమ్ చేయబడిన ఇన్వెంటివ్ ఫీచర్లు ఏవి కావాలో మరియు నాన్ ఇన్వెంటివ్ లేదా నాన్ పేటెంటబుల్ ఫీచర్స్ ఏవి ఉండకూడదో అని నిర్ణయించడంలో పేటెంట్ ఏజెంట్కు సహాయపడటంలో ఇది చాలా కీలకం కాబట్టి పేటెంట్ న్యాయవాదికి ఈ రంగంపై సరైన అవగాహన లేని సందర్భాల్లో క్లెయిమ్ చేయబడిన ఇన్వెంటివ్ ఫీచర్లు ఏవి కావాలో మరియు నాన్ ఇన్వెంటివ్ లేదా నాన్ పేటెంటబుల్ ఫీచర్స్ ఏవి ఉండకూడదో అని నిర్ణయించడంలో పేటెంట్ ఏజెంట్కు సహాయపడటంలో ఇది చాలా కీలకం పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించడంలో ఇప్పుడు మరొక ప్రయోజనం కూడా ఉంది పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించడంలో ఇప్పుడు మరొక ప్రయోజనం కూడా ఉంది ఇప్పుడు ఒక అప్లికేషన్ను తయారుచేసేటప్పుడు మీరు పేటెంట్ స్పెసిఫికేషన్ను రూపొందించేటప్పుడు మీ పేటెంట్ అప్లికేషన్లో వాడుకోగల ప్రయర్ ఆర్ట్ యొక్క భాగాలు ఉంటే మీరు సరైన రిఫరెన్స్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రయర్ ఆర్ట్ రిఫరెన్స్ లను సరైన విధంగా కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు ఇప్పుడు ఒక అప్లికేషన్ను తయారుచేసేటప్పుడు మీరు పేటెంట్ స్పెసిఫికేషన్ను రూపొందించేటప్పుడు మీ పేటెంట్ అప్లికేషన్లో వాడుకోగల ప్రయర్ ఆర్ట్ యొక్క భాగాలు ఉంటే మీరు సరైన రిఫరెన్స్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రయర్ ఆర్ట్ రిఫరెన్స్ లను సరైన విధంగా కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు దీని వలన ముసాయిదాలో చాలా సమయం మరియు కృషిని ఆదా చేయవచ్చు దీని వలన ముసాయిదాలో చాలా సమయం మరియు కృషిని ఆదా చేయవచ్చు కాబట్టి మీ ఆవిష్కరణకు నేపథ్యాన్ని రూపొందించే ముందస్తు కథా ప్రకటనలు ఉంటే మీరు వాటిని ఇతర పేటెంట్ అప్లికేషన్ల నుండి ఉపయోగించవచ్చు కాబట్టి మీ ఆవిష్కరణకు నేపథ్యాన్ని రూపొందించే ముందస్తు కథా ప్రకటనలు ఉంటే మీరు వాటిని ఇతర పేటెంట్ అప్లికేషన్ల నుండి ఉపయోగించవచ్చు మీరు వాటికి సరైన రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది మీరు వాటికి సరైన రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మూడవ కారణం వాణిజ్యానికి సంబంధించిన కారణాలు కావచ్చు ఇప్పుడు మూడవ కారణం వాణిజ్యానికి సంబంధించిన కారణాలు కావచ్చు ఇప్పుడు ప్రజలు పేటెంట్లు దాఖలు చేయడానికి కారణం ఈ రంగంలో ఎక్స్క్లూసివిటి అనే ఒక ప్రత్యేకతను పొందడానికి ఇప్పుడు ప్రజలు పేటెంట్లు దాఖలు చేయడానికి కారణం ఈ రంగంలో ఎక్స్క్లూసివిటి అనే ఒక ప్రత్యేకతను పొందడానికి పేటెంట్ దాఖలు చేయడం ద్వారా మీరు ఒక రంగంలో ప్రత్యేకతను సాధించగలరా అని ప్రయర్ ఆర్ట్ రిపోర్ట్ లేదా పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక మీకు తెలియజేస్తుంది పేటెంట్ దాఖలు చేయడం ద్వారా మీరు ఒక రంగంలో ప్రత్యేకతను సాధించగలరా అని ప్రయర్ ఆర్ట్ రిపోర్ట్ లేదా పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక మీకు తెలియజేస్తుంది ఈ ఆవిష్కరణకున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి లేదా ప్రత్యామ్నాయాల ద్వారా ఒక ఆవిష్కరణను అధిగమించగల మార్గాలు ఏమిటో కూడా ఇది మీకు తెలియజేస్తుంది ఈ ఆవిష్కరణకున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి లేదా ప్రత్యామ్నాయాల ద్వారా ఒక ఆవిష్కరణను అధిగమించగల మార్గాలు ఏమిటో కూడా ఇది మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ఇది పేటెంట్ పొందటానికి ఒక సరసమైన అవకాశాన్ని ఇస్తుంది లేదా ఇతరులు మీ ఆవిష్కరణను అనుకరించే అవకాశాలు ఏమిటి అన్నది కూడా మీకు తెలియ చేస్తుంది ఇప్పుడు ఇది పేటెంట్ పొందటానికి ఒక సరసమైన అవకాశాన్ని ఇస్తుంది లేదా ఇతరులు మీ ఆవిష్కరణను అనుకరించే అవకాశాలు ఏమిటి అన్నది కూడా మీకు తెలియ చేస్తుంది మీ ఆవిష్కరణకు సంబందించిన సాంకేతిక రంగంలో ఆవిష్కరణల రద్దీ ఎక్కువ గా ఉంటే ఒక పోటీదారు వేరొక మంజూరు చేసిన పేటెంట్ నుండి మరొక ఆవిష్కరణకు లైసెన్స్ పొందే అవకాశం ఉంది మీ ఆవిష్కరణకు సంబందించిన సాంకేతిక రంగంలో ఆవిష్కరణల రద్దీ ఎక్కువ గా ఉంటే ఒక పోటీదారు వేరొక మంజూరు చేసిన పేటెంట్ నుండి మరొక ఆవిష్కరణకు లైసెన్స్ పొందే అవకాశం ఉంది దీని వలన ఇంకో ఉత్పత్తితో అతను మార్కెట్లో ఉండవచ్చు దీని వలన ఇంకో ఉత్పత్తితో అతను మార్కెట్లో ఉండవచ్చు కాబట్టి పేటెంట్ పొందే అవకాశాలు అలాగే మీ ఆవిష్కరణకు ప్రత్యేకమైన మార్కెట్ పొందే అవకాశాలు పేటెంట్ సామర్థ్య శోధన నుండి వచ్చే వాణిజ్య కారణాలు కాబట్టి పేటెంట్ పొందే అవకాశాలు అలాగే మీ ఆవిష్కరణకు ప్రత్యేకమైన మార్కెట్ పొందే అవకాశాలు పేటెంట్ సామర్థ్య శోధన నుండి వచ్చే వాణిజ్య కారణాలు ఇప్పుడు పేటెంట్లను దాఖలు చేయడంలో బోల్డంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు పేటెంట్లను దాఖలు చేయడంలో బోల్డంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీరు ఆ ఆవిష్కరణ చేయాలా వద్దా అని పేటెంట్ సామర్థ్య నివేదిక మీకు తెలియజేస్తుంది మీరు ఆ ఆవిష్కరణ చేయాలా వద్దా అని పేటెంట్ సామర్థ్య నివేదిక మీకు తెలియజేస్తుంది గణనీయమైన పెట్టుబడి పెట్టాలి మరియు ఆవిష్కరణ యొక్క విలువ ఆవిష్కర్తకు కీలకం అయితే పేటెంటిబిలిటీ శోధనకు మించి వెళ్ళడానికి ఆవిష్కర్త వాలిడిటి సెర్చ్ లేదా వాలిడిటి స్టడీ చేయమని అడగవచ్చు గణనీయమైన పెట్టుబడి పెట్టాలి మరియు ఆవిష్కరణ యొక్క విలువ ఆవిష్కర్తకు కీలకం అయితే పేటెంటిబిలిటీ శోధనకు మించి వెళ్ళడానికి ఆవిష్కర్త వాలిడిటి సెర్చ్ లేదా వాలిడిటి స్టడీ చేయమని అడగవచ్చు ఈ రెండు నివేదికల మధ్య వ్యత్యాసాన్ని మనం ఇప్పటికే చూశాం ఈ రెండు నివేదికల మధ్య వ్యత్యాసాన్ని మనం ఇప్పటికే చూశాం 4 వ కారణం ప్రాసిక్యూషన్ హిస్టరీ ఎస్టోపెల్ ని నివారించడడానికి పేటెంట్ సామర్థ్య నివేదిక సహాయపడుతుంది 4 వ కారణం ప్రాసిక్యూషన్ హిస్టరీ ఎస్టోపెల్ ని నివారించడడానికి పేటెంట్ సామర్థ్య నివేదిక సహాయపడుతుంది ఇప్పుడు ప్రాసిక్యూషన్ హిస్టరీ ఎస్టోపెల్ వంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు ప్రాసిక్యూషన్ హిస్టరీ ఎస్టోపెల్ వంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి ప్రాసిక్యూషన్ సమయంలో మీరు క్లెయిమ్ను తగ్గించినప్పుడు దీనికి ఈ అప్లికేషన్ ఉండదు ప్రాసిక్యూషన్ సమయంలో మీరు క్లెయిమ్ను తగ్గించినప్పుడు దీనికి ఈ అప్లికేషన్ ఉండదు డాక్త్రిన్ అఫ్ ఈక్వివలేన్స్ సెర్చ్ చేయడం ద్వారా మరియు పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించడం ద్వారా భవిష్యత్ సవరణల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా క్లెయిమ్ ను ఎలా రూపొందించాలో మీరు అర్థం చేసుకుంటారు డాక్త్రిన్ అఫ్ ఈక్వివలేన్స్ సెర్చ్ చేయడం ద్వారా మరియు పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించడం ద్వారా భవిష్యత్ సవరణల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా క్లెయిమ్ ను ఎలా రూపొందించాలో మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది పేటెంట్ సామర్థ్య శోధన ద్వారా సాంకేతిక రంగాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఇది జరుగుతుంది పేటెంట్ సామర్థ్య శోధన ద్వారా సాంకేతిక రంగాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఇది జరుగుతుంది కాబట్టి ఈ సూత్రం యునైటెడ్ స్టేట్స్లో ఫెస్టో కేసులో వాడబడింది కాబట్టి ఈ సూత్రం యునైటెడ్ స్టేట్స్లో ఫెస్టో కేసులో వాడబడింది కాబట్టి భవిష్యత్ సవరణను నివారించడానికి పేటెంట్ సామర్థ్య నివేదిక మీకు సహాయపడుతుంది మరియు నేను చెప్పినట్లుగా భవిష్యత్ సవరణను ప్రాసిక్యూషన్ హిస్టరీ ఎస్టోపెల్ కు ఇచ్చే ఆదేశాన్ని బట్టి మీరు ప్రవేశించాలనుకునే అధికార పరిధిలన్నింటిని కూడా శోధించవచ్చు కాబట్టి భవిష్యత్ సవరణను నివారించడానికి పేటెంట్ సామర్థ్య నివేదిక మీకు సహాయపడుతుంది మరియు నేను చెప్పినట్లుగా భవిష్యత్ సవరణను ప్రాసిక్యూషన్ హిస్టరీ ఎస్టోపెల్ కు ఇచ్చే ఆదేశాన్ని బట్టి మీరు ప్రవేశించాలనుకునే అధికార పరిధిలన్నింటిని కూడా శోధించవచ్చు